నమస్కారం గత ఉపన్యాసంలో మనం గరిష్టమైన పవర్ బదిలీ సిద్ధాంతం గురించి చర్చించుకొన్నాము అలాగే స్వతంత్రమైన సోర్సెస్ కలిగి ఉన్న కొన్ని ఉదాహరణలు గురించి కూడా చర్చించుకొన్నాము నేటి ఉపన్యాసంలో మనం సర్క్యూట్ లో ఆధారితమైన రిసోర్సెస్ కలిగి ఉన్నప్పుడు గరిష్టమైన పవర్ బదిలీ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఎలా పరిష్కరించాలి తెలుసుకొందాము కాబట్టి ఆధారితమైన సోర్స్ లు కలిగిన పరిస్థితి గురించి తెలుసుకొనే ముందు గతంలో మనం చర్చించుకున్నగరిష్టమైన పవర్ బదిలీ సిద్ధాంతాన్ని గుర్తు చేసుకొందాము అందులో భాగంగా నెట్వర్క్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ అన్నది లోడ్ రెసిస్టెన్స్ విలువ కు సమానమైనప్పుడు గరిష్టమైన పవర్ బదిలీ జరుగుతుంది అని చెప్పుకోవటం జరిగింది అందుకోసం మనం థెవినిన్ ఈక్వివలెంట్ ను ఆచరిద్దాము ఎందుకంటె నెట్వర్క్ ని గనక మనం వీక్షిస్తే అందులో బహుళమైన సోర్స్ లు మరియు అంశాలు కలిగి ఉంటాయి కాబట్టి ఇవ్వబడిన నెట్వర్క్ ను థెవినిన్ ఈక్వివలెంట్ గా మార్చి ఆ పై గరిష్ట పవర్ బదిలీ సిదంతం తో విశ్లేషించాలి ఎందుకంటే థెవినిన్ ఈక్వివలెంట్ అన్నది ఒకసరళసర్క్యూట్ లోడ్ కి బదిలీ చేసిన గరిష్ట పవర్ ను కనుగొనడం లో చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా లోడ్ ను మినహాయించి సరళసర్క్యూట్ మొత్తాన్ని థెవినిన్ ఈక్వివలెంట్ తో భర్తీ చేయవచ్చని మనం తెలుసుకున్నాము చిత్రంలో గమనించండి అంతేకాకుండా లోడ్ విలువ ను గనక మనం సున్నా నుంచి ఇన్ఫినిటీ వరకు అలా పెంచుకొంటూ వెళితే లోడ్ ద్వారా గ్రహించబడే పవర్ కూడా ఆలా పెరుగుతూ వెళ్లి ఒక పాయింట్ వద్ద గరిష్టంగా ఉంటుంది ఆ నిర్దిష్టమైన పరిస్థితి అన్నది లోడ్ రెసిస్టెన్స్ RLయొక్క విలువ థెవెనిన్ రెసిస్టెన్స్ కు సమానమైనప్పుడుమాత్రమే ఉత్పన్నమవుతుంది ఈ స్థితిలో పవర్ యొక్క విలువను మనం i2RL గా స్థిరీకరించి ఆ పై గరిష్టమైన పవర్ బదిలీ పరిస్థితిని కనుక్కొంటాము అన్న మాట సరే ఈ గరిష్ట పవర్ పరిస్థితిని మనం ఎలా కనుక్కొన్నాము అందుకోసం పవర్ ని లోడ్ రెసిస్టెన్స్ RL తో డిఫరెన్షియేట్ చేసాము అంటే dpdRL చేసి '0' కి సమానం చేస్తే మనకు RThRL అన్నది లభించింది కాబట్టి RThRL అయినప్పుడు లోడ్ కి బదిలీ అయ్యే గరిష్ట పవర్ అన్నది VTh24RTh అన్నమాట ఇప్పుడు లోడ్ రెసిస్టెన్స్ అన్నది థెవెనిన్ రెసిస్టెన్స్ కు సమానమైనప్పుడు మాత్రమే గరిష్ట పవర్ బదిలీ జరుగుతుందని మనం గతంలో చెప్పుకున్నాము ఆ పరిస్థితి అన్నది పవర్ p ను లోడ్ రెసిస్టెన్స్ RL తో డిఫరెన్షియేట్ చేసి dpdRL ను సున్నా చేస్తే లభించింది అయితే ఈ విధంగా లభించిన RL విలువ వద్ద మనకు లభించే పవర్ p యొక్క విలువ గరిష్టం గాని కనిష్టం గాని కావచ్చు ఇప్పుడు ఈ స్థితిలో మనం స్ధిరీకరించిన చేసిన విలువ నిజంగానే గరిష్టంగా ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి అందుకోసం మనం చేయవలసింది ఏమిటంటే పవర్ విలువ ను RL కు అనుగుణంగా రెండు సార్లు డిఫరెన్షియేట్ చేసి దీని విలువను '0' కన్నా తక్కువ అని రుజువు చేద్దాము ఈ విధంగా లభించిన విలువ సున్నా కంటే తక్కువగా ఉంటే దానర్ధం ఏమిటంటే RTh కి సమానంగా మనం తీసుకున్న RL విలువ గరిష్ట స్థాయిలో ఉందన్నమాట సరే ఆధారితమైన సోర్స్ లు కలిగి ఉన్నప్పుడు VTh RTh మరియు RL యొక్క విలువలను ఎలా కనుక్కోవాలో చూద్దాము ముందుగా సర్క్యూట్ నుండి లోడ్ ని తొలగిద్దాము ఆపై నెట్వర్క్ లో మిగిలిన భాగం యొక్క థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ను కనుగొందాము అందుకోసం అన్ని ఆధారితమైన సోర్స్ లను అలాగే నెట్వర్క్ లో ఉంచి స్వతంత్రమైన సోర్స్ లను '0' చేయాలి అంటే వోల్టేజ్ సోర్స్ లను షార్ట్ సర్క్యూట్ మరియు కరెంటు సోర్స్ లను ఓపెన్ సర్క్యూట్ చేసి RTh ను కనుగొనాలన్నమాట ఇప్పుడు నెట్వర్క్ ను ఉత్తేజపర్చడానికి ఒక వోల్టేజ్ సోర్స్ v0 లేదా కరెంటు సోర్స్ i0 ని వినియోగించి సర్క్యూట్ ని సరళీకరిద్దాము అందుకోసం మనం ఇంతకు ముందు లోడ్ ను కనెక్ట్ చేసిన టెర్మినల్స్ వద్ద ఒక 1V లేదా 1A సోర్స్ ని కనెక్ట్ చేద్దాము అటువంటప్పుడు మనకు RThv0i0 విలువ లభిస్తుంది ఇక్కడ v0 అన్నది టెర్మినల్స్ వద్ద మనం కనెక్ట్ చేసిన వోల్టేజ్ సోర్స్ అలాగే i0 అన్నది సోర్స్ ద్వారా అందించబడిన కరెంట్ అన్నమాట ఇక ఆ తరువాత మీరు సంబంధిత థెవెనిన్ వోల్టేజ్ ను కనుగొంటారు చివరగా మీరు ఏమి చేయాలంటే గరిష్ట పవర్ బదిలీ సిద్ధాంతం ప్రకారం థెవినిన్ రెసిస్టెన్స్ విలువ అన్నది లోడ్ రెసిస్టెన్స్ కు సమానంగా ఉండాలి ఆపైలోడ్ కు సరఫరా అవుతున్న గరిష్టమైన పవర్ అన్నది pVTh24RTh అవుతుంది కాబట్టి ఆధారితమైన సోర్స్ లు నెట్వర్క్ లో కలిగి ఉన్నప్పుడు లోడ్కు బదిలీ అయిన గరిష్ట పవర్ ని తెలుసుకోవడానికి మనము ఈ విధానాన్ని ఉపయోగిద్దాము కాబట్టిగరిష్ట పవర్ బదిలీసిద్ధాంతాన్నీ అర్ధం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం

ఇవ్వబడిన సర్క్యూట్ లో లోడ్ కు గరిష్టంగా 3 mW పవర్ ను బదిలీ చేయడానికి అవసరమైన రెసిస్టెన్స్ R యొక్క విలువను మనం కనుక్కోవలసి ఉంది ఇక్కడ మనం విలువను కనుక్కోవడం లేదు గాని R యొక్క విలువ ను కనుగొంటున్నామన్నమాట ఇప్పుడు థెవినిన్ ఈక్వివలెంట్ కనుక్కోవటం కోసం ముందుగా RTh ను కనుగొందాము అందుకోసం సర్క్యూట్ లో గల 3 స్వతంత్రమైన వోల్టేజ్ సోర్స్ లను షార్ట్ సర్క్యూట్ సి లోడ్ను తొలగిద్దాము ఆ పై 2 టెర్మినల్స్ లో ఇన్పుట్ రెసిస్టెన్స్ ను కనుగొందాము కాబట్టి అన్ని వోల్టేజ్ సోర్స్ లను షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత మనకు లభించిన ఈ సర్క్యూట్ లో RTh ను కనుగొందాము సర్క్యూట్ లో మూడు రెసిస్టెన్స్ లు సమాంతరంగా ఉన్నట్లు మీరు చూడొచ్చు కాబట్టి Req అనగా RTh అన్నది 1Req1R1R1R3R ReqR3 అని వ్రాయవచ్చు స్లయిడ్ సమయం చూడండి933 ఇప్పుడు థెవినిన్ వోల్టేజ్ విలువను తెలుసుకోవడం మన తదుపరి పని అందుకోసం సర్క్యూట్ లో ఈ ప్రత్యేక నోడ్ వద్ద వోల్టేజ్ v0 ఉందనుకుందాం కాబట్టి ఈ ప్రత్యేకమైన నోడ్ వద్ద కిర్చోఫ్ యొక్క కరెంటు లా ని ఉపయోగించి VTh విలువను తెలుసుకొందాము కాబట్టి 1 వోల్ట్ కోసం కరెంటు సమీకరణం వ్రాస్తే 1 v0R2 v0R3 v0R0 v0VTh2V లభిస్తుంది కాబట్టి గరిష్టమైన పవర్ బదిలీ పరిస్థితిఅన్నది PmaxVTh24RTh3mW అయితే RThR3VTh24Pmax443mW⇒R1k కాబట్టి సర్క్యూట్లో తెలియని రెసిస్టెన్స్ R యొక్క విలువ మనకు లభించడమే కాకుండా సర్క్యూట్కు అనుసంధానించబడిన లోడ్ కు 3 mW పవర్ లభిస్తుందని కూడా నిర్దారణ కలుగుతుంది ఇప్పుడు ఆధారితమైన వోల్టేజ్ సోర్స్ కలిగినటువంటి మరొక ఉదాహరణ తీసుకుందాము ఇప్పుడుటెర్మినల్స్ ab వద్ద లోడ్ రెసిస్టెన్స్ ను కనెక్ట్ చేస్తే సర్క్యూట్ నుండి గరిష్టమైన పవర్ ని గ్రహించే RL యొక్క విలువను మనం కనుగొనవలసి ఉంటుంది అంటే ప్రశ్నలో ఇవ్వబడిన సర్క్యూట్ నుండి గరిష్ట పవర్ ని గ్రహించే లోడ్ అన్న మాట కాబట్టి ముందుగా థెవినిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ను అనగా RTh మరియు V Th విలువలను కనుక్కోవాలి అందుకోసం ముందుగా స్వతంత్రమైన వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేద్దాము ఆ పై ఆధారితమైన సోర్స్ ని సర్క్యూట్లో అలాగే వదిలి ఆపై వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ ని కనెక్ట్ చేసి RTh విలువను కనుక్కోవటానికి సర్క్యూట్ ని పరిష్కరిద్దాము కాబట్టి ఇప్పుడు టెర్మినల్స్ ab అంతటా ఒక 1 mA కరెంట్ సోర్స్ కనెక్ట్ చేద్దాము ఇక్కడ రెసిస్టెన్స్ లు K ohm లో ఉండటం వలన కరెంట్ సోర్స్ ను mA తీసుకొన్నాము దాని వలన సర్క్యూట్ ని సులభంగా సరళీకృతం చేయవచ్చు అంతే కాకుండా మనకు వోల్టేజ్ కూడా వోల్ట్స్ లో లభిస్తుంది ఇప్పుడు మీరు ఈ సర్క్యూట్ లో గమనిస్తే ఎటువంటి వోల్టేజ్ సోర్స్ కానీ కరెంటు సోర్స్ కానీ లేవు ఎందుకంటే ఉన్న ఒక్క వోల్టేజ్ సోర్స్ ను మనము షార్ట్ చేసేసాము కాబట్టి మనకు సర్క్యూట్ లో ఒకే ఒక ఆధారితమైన డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ మాత్రమే మిగిలి ఉంది ఆపై టెర్మినల్ ab అంతటా సర్క్యూట్కు బాహ్యంగా 1 m A కరెంటు సోర్స్ ని మనము కనెక్ట్ చేసాము ఇప్పుడు నోడ్ a వద్ద KCL ను వర్తింపజేద్దాము కాబట్టిఇవ్వబడిన చిత్రం లో గమనిస్తే కరెంటు సోర్స్ వలన కరెంటు ఈ దిశలో ఉంది అలాగే నోడ్ a కాకుండా మిగిలిన రెండు విభాగాలలో కరెంటు దిశ లు చిత్రంలో చూపించిన విధంగా ఉన్నాయి ఇప్పుడు 1 m A కరెంటు సోర్స్ అన్నది నోడ్ a నుండి బయటకు వెళ్తున్న కరెంటు తప్ప మరేమీ కాదు కాబట్టి నోడ్ వెలుపల వెళ్లే కరెంట్ విలువ అన్నది ఈ నోడ్ వోల్టేజ్ విలువ అవుతుంది 1va40va120v010⇒405va480v0 కాబట్టి ఇది సర్క్యూట్ యొక్క ఈ ప్రత్యేక విభాగం నుండి మనకు లభించే సమీకరణం తదుపరి ఇవ్వబడిన సర్క్యూట్ ను మీరు గమనిస్తే సర్క్యూట్ లో ఎటువంటి సోర్స్ కూడా లేనందువలన v0 యొక్క విలువ '0' అవుతుంది అయితే రెసిస్టెన్స్ 1 K ohm అంతటా గల వోల్టేజ్ కూడా v0 అవ్వడమే కాకుండా సర్క్యూట్ లో గల ఆధారితమైన వోల్టేజ్ సోర్స్ యొక్క విలువను కూడా నిర్వచిస్తున్న వేరియబుల్ అయినందువలన ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది ఇక్కడ ఆధారితమైన వోల్టేజ్ సోర్స్ యొక్క విలువ 120 v0అయినందువలన దీని యొక్క విలువ కూడా '0' అవుతుంది ఎందుకంటే v0 యొక్క విలువ '0' గనుక చివరగా మీరుv0 యొక్క విలువ '0' ను పై సమీకరణంలో ఉంచినట్లయితే మనం 405va పొందుతాము సరళీకృతం చేస్తేva8Vలభిస్తుంది ఇప్పుడు థెవినిన్ రెసిస్టెన్స్ అన్నది RThva1mA8k పొందుతాము ఇప్పుడు థెవినిన్ వోల్టేజ్ విలువను కనుగొందాము అందుకోసం అసలు సర్క్యూట్ ను తీసుకొని అన్ని సోర్స్ లను అలాగే సర్క్యూట్ లో ఉంచి వేద్దాము అంటే RTh విలువను కనుక్కోవటం కోసం మనం ఇందాక షార్ట్ సర్క్యూట్ చేసిన వోల్టేజ్ సోర్స్ ని మళ్ళి సర్క్యూట్ లో తీసుకొన్నాము అన్న మాట ఇప్పుడు 1 K ohm అంతటా గల వోల్టేజ్ విలువను కనుక్కోవాలి కాబట్టి ఈ సెగ్మెంట్ నుండి మీరు ఎడమవైపు విభాగాన్ని చూస్తే8 V సోర్స్ అన్నది 1K ohm రెసిస్టెన్స్ మరియు 3 K ohm రెసిస్టెన్స్ రెండింటికి కూడా కరెంట్ను సరఫరాచేస్తుందిఅంటే ఇది వోల్టేజ్ డివైడెడ్ సర్క్యూట్ తప్ప మరొకటి కాదు కాబట్టి 1K ohm అంతటా ఉండేవోల్టేజ్v011382Vఉంటుంది కాబట్టి మీరు వోల్టేజ్ డివిజన్ టెక్నిక్ను గాని లూప్ సమీకరణాన్ని గాని ఉపయోగించి v0 విలువను కనుగొనవచ్చు కాబట్టి ఇప్పుడుఈ ఆధారిత వోల్టేజ్ సోర్స్ యొక్క ఆధారిత వేరియబుల్ v0 యొక్క విలువ మనకు లభించింది ఇప్పుడు VTh విలువను కనుగొందాము అందుకోసం మళ్ళీ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ లేదా ప్రత్యామ్నాయంగా i2 కి లూప్ సమీకరణం వ్రాస్తే 120v010103i240103i20 i2 120v050103 లభించింది అందువలన VTh404010 120v0 192V లభించింది కాబట్టి ఇప్పుడు VTh మరియు RThవిలువలు పొందాము కాబట్టి పవర్ విలువ pVTh24RTh 1922481031 52W లభిస్తుంది సర్క్యూట్ లో ఆధారిత మైన సోర్స్ లు కలిగి ఉన్నప్పుడు టెర్మినల్స్ ab వద్ద కనెక్ట్ చేసిన లోడ్ కి బదిలీ అయ్యే గరిష్ట పవర్ యొక్క విలువను ఈ విధంగా తెలుసుకోవచ్చు స్లయిడ్ సమయం చూడండి2455 ఇప్పుడు ఆధారిత మైన సోర్స్ కలిగిన మరొక సర్క్యూట్ తీసుకుందాము దీనిని మీ ఇంటి వద్దనే పరిష్కరించటానికి మీకే వదిలివేస్తాను తద్వారా ఆధారిత మైన సోర్స్ కలిగినప్పుడు సర్క్యూట్ను ఎలా పరిష్కరించాలో మీకు మంచి ఆలోచన వస్తుంది అయితే పరిష్కారం కొరకు మీకు ఒక క్లూ ఇస్తాను మీరు సర్క్యూట్ నుండి గరిష్ట శక్తిని ఆకర్షించే RLవిలువను కనుగొనండి కాబట్టి ఇది మిగిలిన సర్క్యూట్ అవుతుంది ఇక్కడ Rth మరియు Vthవిలువలను కనుగొనండి Rth కనుక్కోవటానికి వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేస్తే ఈ విధంగా సర్క్యూట్ లభిస్తుంది ఇక్కడ ఇది 3vx ఆధారిత మైన వోల్టేజ్ సోర్స్ ఇది 1 ohm రెసిస్టెన్స్ ఇది 2 ohm రెసిస్టెన్స్ మరియు ఇది 4 ohm రెసిస్టెన్స్ థెవినిన్ రెసిస్టెన్స్ ను కనుక్కోవాలన్నమాట కాబట్టి మీరు ఏమి చేస్తారు టెర్మినల్స్ అంతటా ఒక 1A కరెంటు సోర్స్ ను వర్తింపజేసి v0విలువ ను కనుగొందాము మరియు Rth విలువఅన్నది v01 A అన్నమాట కాబట్టి పరిష్కరిస్తే Rth విలువ 11 22 ohm లభిస్తుంది అదేవిధంగాVth కోసం మీరు చేయవలసినది ఏమిటంటేమనకు సర్క్యూట్ లో ఒక 9 V సోర్స్ ఒక 2 ohm రెసిస్టెన్స్ 1 ohm రెసిస్టన్స్ ఆధారిత మైన వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి మరియు చివరగా ఉన్న ఈ 4 ఓం రెసిస్టెన్స్ వలన సర్క్యూట్ పై ఎటువంటి ప్రభావం ఉండదు ఎందుకంటే టెర్మినల్స్ ఓపెన్ సర్క్యూట్ చేసాము కాబట్టి కాబట్టి ఇక్కడ Vth విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక్కడ సర్క్యూట్ లో మనకు 3vx డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్తోపాటు 1 ohm రెసిస్టెన్స్ ఉన్నాయి మరియుడిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ యొక్క డిపెండెంట్ వేరియబుల్ అన్నది 2 ohm రెసిస్టెన్స్అంతటా కలదు కాబట్టి మనము ఏమి చేద్దాము లూప్ సమీకరణాన్ని వ్రాసిvయొక్కవిలువనురాబట్టి సరళీకృతం చేయడం ద్వారా Vth విలువ 7 V లభిస్తుంది ఇప్పుడు మీరు Rth మరియు Vth విలువలు పొందారుకాబట్టి గరిష్ట పవర్ విలువను తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఈ ప్రత్యేక సమీకరణం P max V 2TH 4R TH ఉపయోగించి P విలువ కనుగొనవచ్చు కాబట్టిమీరు దీనిని ఇంట్లో పరిష్కరించటానికి మీకే వదిలేస్తానుతద్వారా మీరు థెవినిన్ ఈక్వివలెంట్ విలువలు పొందుతారు ఇంతటితో నేటి సెషన్ ను ముగిద్దాము ధన్యవాదములు